కావున మేము ఈ కోర్సును పవర్ సిస్టం ఎనాలసిస్ తో ప్రారంభిస్తాము కనుక పవర్ సిస్టం అనే ప్రధానమైన కోర్సు లో పవర్ సిస్టం ఎనాలసిస్ ముఖ్యమైనది ఇది భారతదేశంలో వివిధప్రాంతాలలో మూడవ సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ లో ప్రధానమైన కోర్స్ కావున ప్రాథమికం గా ఈ మీ పవర్ సిస్టం భూమి మీద మానవ నిర్మితమైన అతి పెద్ద వ్యవస్థ కావున మొదటి విషయం ఏమిటంటే పవర్ సిస్టం ను ప్రధానముగా మూడు విభాగాలుగా భావించ వచ్చును ఉత్పత్తి జనరేషన్ ప్ర సారము ట్రాన్స్ మిషన్ మరియు పంపిణీ వ్యవస్థ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కావున జన రేటింగ్ స్టేషన్ మరియు పంపిణీ వ్యవస్థలు ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రసార తీగలు ద్వారా అనుసంధానించబడినవి సాధారణం గా ట్రాన్స్ మిషన్ లైన్స్ అనగా హై ఓల్టేజ్ లైన్స్ ద్వారా ప్రధానమైన లోడ్ కేంద్రాల మధ్య అధిక పవర్ సరఫరా అవుతుంది మరియు తక్కువ వోల్టేజ్ నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు ఈ పవర్ ను చేరవేసేందుకు డిస్ట్రిబ్యూషన్ సిస్టం పంపిణీ వ్యవస్థ ప్రధాన బాధ్యత వహించును కాబట్టి తర్వాత ది ఏమిటంటే పవర్ సిస్టం పని చేయు విధానం తెలియజేసే సాధారణ రేఖాచిత్రాన్ని మనము పరిశీలిద్దాం ఇప్పుడు మనం పవర్ సిస్టమ్ యొక్క ఈ సాధారణ చిత్రము ను చూద్దాము మొదటిది పెద్ద ఉత్పాదక కేంద్రం అవి ప్రధానంగా థర్మల్ హైడ్రో లేదా న్యూక్లియర్ పవర్ స్టేషన్ కావచ్చు ఇందులో step up transformer ఉంది ఇది సాధారణంగా విద్యుత్ వ్యవస్థ లో టెర్మినల్ వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది ఇదిట్రాన్స్ఫార్మర్ యంత్రం యొక్క రేటింగ్ మరియు జనరేటర్ యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది కానీ సాధారణంగా ఇది 10 8 kV లేదా 11 kV లేదా కొంచెం ఎక్కువగా కూడాఅంటే 11 2kV ఉంటుంది థర్మల్ పవర్ ప్లాంట్ హైడ్రో పవర్ ప్లాంట్ లేదా అణు విద్యుత్ ప్లాంట్ లలో మీకు తెలిసినవి ఈ పవర్ జనరేటర్ రూపకల్పన పై ఆధారపడి ఉంటుంది ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ తరువాత వోల్టేజ్ పెరుగుతుంది అక్కడ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వస్తుంది ఇది 400 kV లేదా 220 kv అవుతుంది సరే అది పెరిగిన తరువాత ఈ tie line ద్వారా ఇతర సిస్టం లకు టై లైన్ అంటే బాణం గుర్తు రేఖ ద్వారా చూపబడినది ఇది టై లైన్ ప్రాథమికంగా 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ మరియు విషయం ఏమిటంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఒక సమతుల్యమైన పవర్ సిస్టమ్ అది 3 పేజ్ ద్వారా వచ్చే పవర్ ను ఆ 3 పేజ్ తో సమతుల్యం బ్యాలెన్స్ చేయును కాబట్టి ఇలా చూపిస్తుంది ఒకే tie line ద్వారా ఇతర సిస్టమ్ లోకి సరే వేరే సిస్టం అంటే అది పవర్ సిస్టం కావచ్చు అది ఇతర పవర్ సిస్టంకు కనెక్ట్ కావచ్చును సరే లేదా అది కనెక్ట్ చేయబడింది లేదా ఎక్కడో మరొక సబ్స్టేషన్లకు వెళ్లింది సరేఅప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ తక్కువ ఉండొచ్చు అంటే వోల్టేజ్ 132 kV లేదా 66 kV కి తగ్గుతుంది ఈ భాగాన్ని మనం sub transmission system అని పిలుస్తాము సరే కాబట్టి మరియు వారు ఇక్కడ భారీ పారిశ్రామిక వినియోగదారులను చూపిస్తున్నారు చాలా మంది లఘు పారిశ్రామిక వినియోగదారులు భారీ పారిశ్రామిక వినియోగదారులు ఉన్నారు వారికి పవర్ సప్లై 132 kV లేదా 66 kV వద్ద విద్యుత్ సరఫరా అవసరం అందుకే రేఖా చిత్రము లో ఇలా చూపబడినది ఆ తరువాత మరియు ఇక్కడ చిన్నపాటి స్థానిక స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు ప్రైవేటు వారు పార్టీలు కూడా పవర్ ను ఉత్పత్తి చేస్తున్నారు వారి పవర్ ఇది వారు తమ ఉత్పాదక యూనిట్ ఈ వైపు నుండి అదే విధంగా ఉత్పత్తి చేస్తున్నారు సరే మరియు ఇక్కడ కూడా మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఈ step up transformer ఇక్కడ నుండి ఇక్కడకు ఉత్పత్తి చేస్తుంది మరియు వోల్టేజ్ 66 kV లేదా 132 kV వరకు ఉంటుంది మరియు వారు sub transmission system పవర్ని కూడా పంపుతారు ఇవి స్థానిక స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి దారులు మనం వీరిని ప్రైవేట్ పార్టీలు అనుకోవచ్చును అప్పుడు 132 లేదా 66 kV నుండి అది మరింత తగ్గ వచ్చును ఆపై ప్రాధమిక పంపిణీ వ్యవస్థ వస్తుంది కాబట్టి ప్రాధమిక పంపిణీ వ్యవస్థ అంటే అది 33 kV లేదా 11 kV అవుతుంది సరే ఇక్కడ కూడా మధ్యతరహా మీడియం భారీ తరహా వినియోగదారులు కొన్ని చిన్న తరహా పరిశ్రమలు లేదా మధ్యస్థ భారీ వినియోగదారులు ఉండవచ్చును వారికి 33 లేదా 11 kV వోల్టేజ్ స్థాయి లో పవర్ అవసరం కాబట్టి ఆ విధంగా కూడా కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇలా చూపబడింది మరియు ఇక్కడ కూడా ఈ వోల్టేజ్ స్థాయి 11 kV లేదా 33 kV వాటికి చిన్న embeded generator ఉంది ఉదాహరణకు wind generatorsసరే ఇదిపవన శక్తి కావచ్చు అది ఇతర వినియోగాలు కావచ్చు లేదా అది ప్రైవేట్ పార్టీలు కూడా కావచ్చునని అనుకుందాం మరియు ఈ జెనరేటర్ స్వంతమైనదిగా ఉండొచ్చు సరే మేము చెప్పేది వారి స్వంత జెనరేటర్ సౌరశక్తి కూడా అదనపు పంపిణీ ఉత్పాదక విభాగము దీనివల్ల ఏ సమస్య లేదని మాకు తెలుసు సౌరశక్తి విషయంలో మీరు DC అని పిలిచే దాన్ని AC గా మార్చవచ్చును కానీ ఏమైనప్పటికీ చూపిన విధంగా AC పవర్ పంపబడును కాబట్టి ఆ సమయానికి మీరు wind generator మాత్రమే అని అనుకుంటారు సరే మరియు ఇక్కడ కూడా ఇది ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ మరియు పవర్ పంపబడింది ఇదే అర్థం ఈ వైపు చిన్న ఎంబెడెడ్ జనరేటర్లు రెండు వైపులాసరే ఆపై ఇవి secondary distribution system మీ కాలేజీ దగ్గర మీ ఇంటి దగ్గర ఆ pole mounted ఎత్తు పై నిలబెట్ట బడిన distribution transformer voltage మీరు చూసిన 400 వోల్ట్ ఉంది సరే కాబట్టి ఆ transformer సాధారణంగా 11 kV బై 400 వోల్ట్ బహుశా 433 వోల్ట్ సరే కాబట్టి ఇవి చిన్న వినియోగదారులు 400 వోల్ట్ 3 పేజ్ లేదా 230 వోల్ట్ ఒక ఫేజ్ కు సరే కాబట్టి ఈ సందర్భంలో అవి లైన్ నుండి లైన్ వోల్టేజ్ అయితే అది 400 వోల్ట్ లేదా 430 వోల్ట్ అవుతుంది మరియు ఇది మీ సింగిల్ ఫేజ్ అయితే లైన్ నుండి న్యూట్రల్ అయితే అప్పుడది 400 430 √3 లేదా 430 తరువాత 430 √3 అవుతుంది సరే కాబట్టి ఏమి వస్తుంది నేను ఒక పేజ్ కు 230 వోల్ట్ వ్రాసాను సరే కాబట్టి ఇది పవర్ సిస్టం మొత్తంగా మీకు తెలిసిన రేఖాచిత్రం కాబట్టి ఇది మీరు తెలుసుకోండి పవర్ సిస్టంవిద్యుత్ వ్యవస్థ ఎలా ఉందోనని నేను చెప్పేది ఏమిటంటే ఉత్పత్తి కేంద్రము నుండి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్రసార మరియు ఉప ప్రసార వ్యవస్థల మధ్య ముఖ్యంగా 132 లేదా 66 kV లేదా ట్రాన్స్మిషన్ లైన్న్లు ఉన్నవి మేము దీనిని ఉప ప్రసార వ్యవస్థగా పిలుస్తున్నాము సరే అప్పుడు విద్యుత్ వ్యవస్థలో ఈ భాగాన్ని తీసుకోండి కాబట్టి మీరు ఇలా తీసుకుంటే అన్నీ చిన్న దీర్ఘచతురస్రాకార పెట్టెలు కాబట్టి దీనిపై ప్రాథమికంగా సర్క్యూట్ బ్రేకర్లు ఉన్నాయి మీకు ఉత్పత్తి చేసే స్టేషన్లు జనరేషన్ స్టేషన్లు ఉన్నాయని అనుకుందాం ఇది ఉత్పత్తి చేసే స్టేషన్ కాబట్టి మనకున్నట్రాన్స్ఫార్మర్లు జనరల్ ట్రాన్స్ఫార్మర్లు అవే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ వ్యవస్థలో ఒక భాగం ఉందని చూపించడానికి ఇది నేను గీసాను అప్పుడు ఇదంతా సబ్ స్టేషన్లకు వస్తోంది సరే ఈ ట్రాన్స్మిషన్ transmission లైన్లు ఇక్కడ మరియు అక్కడ ఉప స్టేషన్లకు వస్తున్నాయి మరలా ఇక్కడ ఇదంతా లోడ్డ్లుకు వెళుతోంది ఇది మళ్ళీ డౌన్ step down transformer ఇది కూడా ఒక లోడ్ మరియు ఇవన్నీ లోడ్టు అవుతాయి ఇవన్నీ లోడ్ను చూపుతున్నాయి మరియు ఇక్కడ కూడా ఇది వ్యవస్థ సిస్టమ్ యొక్క ఇతర భాగానికి వెళుతుంది కాబట్టి మిగిలిన వ్యవస్థకు మరియు ఇవి ఎంబెడెడ్ జనరేటర్లు సరే ఉదాహరణకు పవన విద్యుత్ జనరేటర్ కాబట్టి ఇది పవర్ సిస్టం యొక్క భాగం సాధారణ నిర్మాణం కలిగినది మరియు ప్రాథమికంగా ఇది సులభమైన మార్గం కావచ్చు కానీ పవర్ నెట్వర్క్లో మీకు చాలా జనరేటర్లు ఉన్నాయి కాబట్టి చాలా ట్రాన్స మిషన్ లైన్లు సరే ఈ విషయాలన్నింటినీ ఎప్పుడు పరిష్కరించాలో మీకు ఎలా తెలుస్తుందో మేము చూస్తాము మిమ్మల్ని ఆ శక్తి ప్రవాహక లేదా లోడ్ ప్రవాహక విద్యార్థులా అని పిలుస్తాము కాబట్టి ఇవి శక్తి వ్యవస్థ యొక్క రేఖా చిత్రం లోని విషయము తరువాతది ఏమిటంటే ఉపప్రసారవ్యవస్థ నుండి ఇది సాధారణ పంపిణీ వ్యవస్థఅలాగే ఓహ్ 3పేజ్ లైన్లలో ఏదైనా ఉండటానికి ముందు నేను చేసిన ఈ 3 పేజ్ లైన్ ఉన్నదని అర్థం మరియు అలాంటివి 2 ఉన్నప్పుడు ఒక పేజ్ సరే ఎందుకంటే కొన్నిసార్లు మీకు 3 పేజ్ పవర్ సరఫరా అవసరమయ్యే వాణిజ్య రంగాల కోసం మీకు 3 పేజ్ అవసరం కాని నివాసప్రాంతాలలో ఉన్న గృహములకు 2 సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా అవసరము అవుతుంది ఇవి ఫ్యూజులు సరే ఉదాహరణకు ఇది 66 బై 11 kV ఇవన్నీ సర్క్యూట్ బ్రేకర్ల నుండి వచ్చిన పెట్టెలు ఇవి రీక్లోజర్లు ఇవి అదనపు ఫీడర్లకు వెళ్లే రీక్లోజర్లు మరియు స్తంభముపై నిలబెట్టిన ఈ ట్రాన్స్ఫార్మర్లు అన్నీ సరఫరా డిస్ట్రిబ్యూషన్ చేసే ట్రాన్స్ఫార్మర్ అవి 11 నేను 11kV 400 వోల్ట్ వ్రాసాను లేదా అది 11 కెవి 430 లేదా 440 వోల్ట్ కావచ్చు సరే ఇవన్నీ పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్ స్తంభము పై నిలబెట్టపడిన ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పంపిణీ మరియు ఇది సెక్షన్ పాయింట్ ఇవి సెక్షన్ పాయింట్ ఇది మూసివేయవచ్చు లేదా తెరవబడవచ్చుసరే ఇంకొక విషయం ఏమిటంటే ఇది సాధారణంగా ఓపెన్ టై స్విచ్ సరే కాబట్టి ఇది ఒక ఇది టై స్విచ్ అంటే ఇది మీ 3పేజ్ ప్రాథమికం గా 3 పేజ్ లైన్ కానీ ఒక సెక్షన్ లైన్ లో భాగమై ఉంటుందిసరే మీరు మాన్యువల్ గా పని చేయించవచ్చు నన్నదే నా ఉద్దేశ్యం ఈ రోజుల్లో మీకు ఇది తెలిసి ఉండవచ్చు అధునాతన నియంత్రణ పద్ధతి అది ఆటోమేటిక్ గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు కానీ సాధారణంగా ఇది ఎందుకు తెరవబడుతుంది ఇరువైపుల విద్యుత్తు సరఫరా అవుతున్నప్పుడు మరియు లైన్ లోపము లేనప్పుడు లేదా అవుట్ ఏజ్outage బహిర్గతమైనవి లేనప్పుడు సరే అయితే ఏదో జరిగిందని అనుకుందాం ఇక్కడ కొంత లోపం జరిగిందని అనుకుందాం లేదా ఇక్కడ కొంత లోపం సంభవించింది అప్పుడు ఏమి వస్తుంది మరియు ఏం చేయాలి ఈ లైనును వేరుచేయవచ్చు ఇది వేరుచేయబడుతుంది మరియు ఇది మూసివేయబడాలి దీని ద్వారా శక్తి పవర్ రావచ్చు మరియు ఇది మీ ప్రభావిత ప్రాంతమును ప్రభావితం చేసినా సరఫరా చేయగలదు కానీ మీరు దీన్ని తెరిచిన వెంటనే ఈ భాగం ప్రభావితమవుతుంది ఎందుకంటే దీని నుండి శక్తి వస్తుంది కానీ ఇక్కడ ఏదో జరిగినప్పుడు ఈ భాగానికి శక్తి లభించదు కాబట్టి ఇది తెరిచి ఉందని అనుకుందాం మరియు మీరు దీన్ని మూసివేయండి కాబట్టి పవర్ శక్తి ఈ వైపు నుండి వస్తుంది అవునా కాబట్టి అందుకే సాధారణంగా ఓపెన్ టై స్విచ్లు అంటారు మరియు ఇది ఏదో ద్వితీయ పంపిణీ వ్యవస్థకు వ్రాయబడింది సరే కాబట్టి ఇవన్నీ స్తంభము పైన అమర్చిన మీ ట్రాన్స్ఫార్మర్ తో పాటు ఉండును మరియు ఇక్కడ ఇది 6611 kVని చూపుతోంది కానీ చాలా చోట్ల లేదా పర్వత ప్రాంతాల్లో 11 kV కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో తక్కువ వోల్టేజ్ పరిమాణము 6 6 kV కావచ్చు కొన్ని సందర్భాల్లో కూడా 3 3 కెవి సరే కాని మీరు చూసే ప్రదేశాలలో ఇది ప్రామాణికంగా 11 kV ఉంటుంది మరియు ఇవి సాధారణ పంపిణీ వ్యవస్థ యొక్క గీయబడిన రేఖాచిత్రం సరే కాబట్టి పవర్ స్టేషన్ లేదా పవర్ ఉత్పత్తి కేంద్రము గురించి తరువాత ప్రసారము ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ ప్రాంతం గురించి మనం ఇప్పుడు కొంచెం చర్చిద్దాము తర్వాతది ఏమనగా అంతర్లీన అనుసంధానము inter connection ఇంటర్ కనెక్షన్ యొక్క కారణాలు సరే ఎందుకంటే అనేక పంపిణీ వ్యవస్థలు Power system పవర్ సిస్టమ్స్ ఒకదానితో మరొకటి అనుసంధానించబడినవి కాబట్టి జనరేషన్ స్టేషన్ మరియు పంపిణీ వ్యవస్థ ప్రసార మార్గాల ద్వారా అనుసంధానించ బడినవి ఎక్కువ పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది కాబట్టి ఇది ఉండాలి రాష్ట్రములో ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క ప్రసార వ్వ్యవస్థని గ్రిడ్ అని పిలుస్తారు సరే ఈ విధంగా మీరు నిర్వచించగలిగే విధంగా మీరు ఎవరికైనా నిర్వచించవచ్చు ఇతర మార్గాల్లో కూడా నిర్వచించవచ్చు కాని సాధారణంగా ప్రసారానికి నిర్దిష్ట ప్రాంతం ఉంటుంది ఒక కారణం చెప్పండి ఉదాహరణకు రాష్ట్రం యొక్క గ్రిడ్ అని పిలుస్తారు ఇప్పుడది టై లైన్ల ద్వారా వేర్వేరు గ్రిడ్లులతో అనుసంధానించ బడినవి టై లైన్ అనగా 3పేజ్ ట్రాన్స్మిషన్ లైన్ కావున వేర్వేరు గ్రిడ్లు కాబట్టి టై లైన్ల ద్వారా ఇంటర్ కనెక్ట్ చేయబడతాయి అంటే ఇది 3 ఫేజ్ లైన్ ప్రాంతీయ గ్రిడ్ను ఏర్పరుస్తుంది మరియు దీనిని పవర్ పూల్స్ అని కూడా పిలుస్తారు సరే మరియు జాతీయ గ్రిడ్ను రూపొందించడానికి వివిధ ప్రాంతీయ గ్రిడ్లు మరిన్ని అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ముఖ్యంగా గ్రిడ్లుగా తెలుసు మరియు వేర్వేరు గ్రిడ్లు టై ఫేజ్స్ అయిన 3 ఫేజ్ లైన్లతో అనుసంధానించబడి ఉంటాయి అంటే అవి ఒకదానితో ఒకటి కట్టి వేయబడాయని అనుకుందాం 2 గ్రిడ్లు మీకు తెలిసినట్లుగా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి టై లైన్ల ద్వారాసరే ప్రాంతీయ గ్రిడ్ను రూపొందించడానికి మరియు విభిన్న ప్రాంతీయ గ్రిడ్లు జాతీయ గ్రిడ్ నుండి మరిన్ని అనుసంధానించబ డ్డాయి కాబట్టి ఇది మీకు తెలిసిన దీని అర్థం మీరు ఆ గ్రిడ్ ప్రాంతీయ గ్రిడ్ మరియు జాతీయ గ్రిడ్ అని పిలుస్తారు కాబట్టి తరువాతది ఇంటర్ కనెక్షన్ కోసం ఎందుకంటే 3 పూల్ పవర్ సిస్టమ్స్ ఒక దానితో ఒకటి అనుసంధానించబడినప్పుడు పరస్పర సహాయం cooperative assistance అనేది ప్రణాళికాబద్ధమైన ప్రయోజనాల్లో Planned benifitsఒకటి కాబట్టి ప్రాథమికంగా ఇది పరస్పర సహాయం కోసం సరే ఇంటర్కనెక్టడ్ ఆపరేషన్ ఎల్లప్పుడూ ఆర్థిక మైనది మరియు నమ్మదగినది అవును మనం వేరే అంశానికి ఎప్పుడు వస్తామో తరువాత చూద్దాం కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఆర్థిక మైనది మరియు చాలా నమ్మదగినది దీని కోసం ప్రతి ప్రాంతంలో ఉత్పత్తి నిలువ సామర్థ్యాన్ని తగ్గించుట వలన ఇంటర్ కనెక్షన్ తో ఆర్ధిక ప్రయోజనం కలుగును ఇదే ఆర్థిక ప్రయోజనం ఈ సమయములో నేను ప్రాథమిక విషయాన్ని తెలియజేస్తున్నా నేను ఈ విషయానికి వచ్చినప్పుడు మీతో దీని యొక్క పూర్తి వివరాలు చర్చించగలను సరే ఇంటర్ కనెక్షన్ వలన ఆర్ధిక ప్రయోజనం అంటే ప్రతి ప్రాంతం లోను ఉత్పత్తి నిలువ సామర్థ్యాన్ని తగ్గించడమే ప్రతి ప్రాంతం అంటే అది పవర్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో భాగం సరే కాబట్టి చాలా పవర్ సిస్టమ్స్ విద్యుత్ వ్యవస్థలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సందర్భంలో ప్రతి ప్రాంతంలో ఉత్పత్తి నిలువ సామర్థ్యాన్ని తగ్గించవచ్చును తరువాత దీన్నినేను వివరించడానికి ప్రయత్నిస్తాను ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా లోడ్ పెరుగుదల లేదా ఉత్పత్తి వల్ల నష్టాలు ఉంటే ప్రక్క నే ఉన్న ఒక దానితో ఒకటి అనుసంధానించబడిన ప్రాంతాల నుండి పవర్ను విద్యుత్తు తీసుకోవచ్చు ఉదాహరణకుమీకు ఇలాంటి దే ఉందని అనుకుందాం మీకు ప్రాంతం 1లో ఒక విద్యుత్ వ్యవస్థ ఉన్నది అనుకుందాంఅని అనుకుందాం ఇది మరొక ప్రాంతానికి అనుసంధానించబడిందని అనుకుందాం అది మరొక ప్రాంతానికి అనుసంధానించబడిందని అనుకుందాం మరొకటి ఉందని అనుకుందాం సరే ప్రాంతము 4 అని చెప్పండి ఇది కూడా కనెక్ట్ చేయబడింది ఇది కూడా కనెక్ట్ చేయబడింది ఇది కూడా కనెక్ట్ అయిందని చెప్పండి సరేకాబట్టి 4 ప్రాంతాలు ఉన్నాయని అనుకుందాం 4 విభిన్న వ్యవస్థలు కానీ అవన్నీ అనుసంధానించబడి ఉన్నాయి అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటిఒక్కొక్క విద్యుత్ వ్యవస్థ అని అనుకుందాం ఇది ఇక్కడ ఇది ప్రాంతం 1 ప్రాంతం 2 ప్రాంతం 3 ప్రాంతం 4 ప్రతి ఒక్కటి విద్యుత్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి విద్యుత్ డిమాండ్ ఉంది ప్రతి ఉత్పాదక వ్యవస్థ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది సరఫరా చేయడానికి అది లోడ్ సరే ఇక్కడ కొన్నిసార్లు మీ ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుండి పవర్ అవసరం ఉందని అనుకుందాం ఎందుకంటే ఇక్కడ లోడ్ డిమాండ్ ఎక్కువ కానీ అది ఉత్పత్తి చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ ప్రత్యేక ప్రాంతం ఈ 3 ప్రాంతాల నుండి రుణము గా తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు అది ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటేనే సరే అంటే లోడ్ ఎక్కువ అయినప్పటికీ ఉత్పత్తి తక్కువ ఉంటుంది అంటే దీని నిల్వ సామర్థ్యం తక్కువ కానీ ఈ పవర్ సిస్టం వ్యవస్థ వారికి సరిపోయినంత నిల్వ సామర్థ్యం ఉందని మనము ఊహించ వచ్చును అప్పుడు అది ఇతర పవర్ సిస్టమ్ లతో అనుసంధానించబడినప్పుడు ఒక పవర్ సిస్టమ్ నుండి వేరే పవర్ సిస్టమ్ కు రుణము గా పవర్ ని తీసుకోవచ్చును కాబట్టి ఇది అదే మీ ప్రయోజనం అంటే ప్రతి ప్రాంతంలో ఉత్పత్తి నిలువ సామర్థ్యాన్ని తగ్గించడమే ఇంటర్ కనెక్షన్ యొక్క ఆర్థిక ప్రయోజనం ఇప్పుడు ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా లోడ్ లేదా ఉత్పత్తి నష్టం ఉంటే ప్రక్కనే ఉన్న ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ప్రాంతం నుండి పవర్క్తిని తీసుకోవడం సాధ్యమవుతుంది అంటే లోడ్ పెరిగిందని అనుకుందాం ఈ 3 విద్యుత్ వ్యవస్థల నుండి దీని నుండి లేదా దీని నుండి నుండి పవర్ తీసుకోవచ్చని నేను మీకు చెప్పాను లేదా మీకు ఉదాహరణకు 5 జనరేటింగ్ యూనిట్స్ కలిగి ఉన్నారని అనుకుందాం ఇక్కడ మీకు 5 జనరేటర్లు ఉన్నాయి ఉత్పత్తి చేసే యూనిట్ ఒకటి సరైనదని అనుకుందాం మీరు అకస్మాత్తుగా పిలిచేది 5 వది ఆగిపోయింది అంటే పవర్ నష్టం కాబట్టి 4 యూనిట్లు అక్కడ ఉన్నవి కాబట్టి లోడ్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది కానీ లోడ్ ఎక్కువ అవుతుంది సరే కాబట్టి ఇవన్నీ ఈ పరిసర ప్రాంతాల నుండి ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన విద్యుత్ సరఫరా వ్యవస్థలు అదనపు లోడ్ ఈ విద్యుత్ వ్యవస్థ నుండి సరఫరా చేయవచ్చు కాబట్టి వారు తగినంత ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని భావిస్తే వారు ఈ అదనపు భారాన్ని సరఫరా చేయగలరు అందువల్ల ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా లోడ్ పెరుగుదల లేదా ఉత్పత్తి తరుగుదల నష్టం ఉంటే ప్రక్కనే ఉన్న ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ప్రాంతాల నుండి విద్యుత్తును తీసుకోవచ్చు కాబట్టిఇదే అనుసంధానవ్యవస్థ ఇంటర్కనెక్టడ్ ఆపరేషన్ యొక్క ప్రధాన ప్రయోజనం ఇప్పుడు లోడ్లో ఆకస్మిక పెరుగుదలను తీర్చడానికి ప్రతి ప్రాంతంలో కొంత మొత్తంలో ఉత్పాదక సామర్థ్యం అవసరం దీన్నే స్పిన్నింగ్ రిజర్వ్ అని అంటారు సరే నా ఉద్దేశ్యం అకస్మాత్తుగా లోడ్ పెరిగినప్పుడు మొదట్లో వెంటనే ఈ అదనపు లోడ్ను సరఫరా చేయాలనుకుంటున్నాము సరే స్పిన్నింగ్ రిజర్వ్ అని పిలువబడే ప్రతి ప్రాంతంలో కొంత మొత్తంలో ఉత్పాదక సామర్థ్యం అవసరం ఇది సాధారణ వేగం తో నడుస్తున్న జనరేటర్లను కలిగి ఉంటుంది మరియు తక్షణమే పవర్ విద్యుత్తు ను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంటుంది అంటే అవి సరిగ్గా పెరిగిన వెంటనే ఈ జనరేటర్లు అంటే స్పిన్నింగ్ రిజర్వ్ అని అర్ధం దీనికి సాధారణ వేగంతో నడుస్తున్న జనరేటర్ ఉండాలి మరియు తక్షణమే విద్యుత్తును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఉదాహరణకు ఎప్పుడూ గ్యాస్ టర్బైన్ మరియు హైడ్రో జనరేటర్లను స్పిన్నింగ్ రిజర్వ్గా ఉంచడం మంచిది కారణం గ్యాస్ టర్బైన్లను ప్రారంభించి కేవలం 3 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో లోడ్ చేయవచ్చు ఎందుకంటే ఇది చాలా త్వరగా పవర్నిశక్తిని ఉత్పత్తి చేయగలదు గ్యాస్ టర్బైన్ లేదా హైడ్రో యూనిట్ మరింత వేగంగా ఉంటుంది సరే కాబట్టి ఈ గ్యాస్ టర్బైన్లు మరియు హైడ్రోజన్ ఈ 2 ఉత్పత్తిచేస్తాయి మీరు వీటిని విద్యుత్ ఉత్పత్తి యూనిట్ అని పిలుస్తారు అవి స్పిన్నింగ్ రిజర్వ్ గా చాలా ఉపయోగ కరంగా ఉంటాయి మీరు లోడ్ చేస్తే అకస్మాత్తుగా పెరుగుతుందని అనుకుందాం కానీ మీకు ఇది ఈ విషయం తగినంత గా లేనందున మీరు ఈ విషయం అంటే తగినంత సామర్థ్యాన్ని పిలుస్తారు మీరు వెంటనే ఆ లోడ్ సరఫరా చేయాలి కాబట్టి ఆ సందర్భం లో మీ గ్యాస్ టర్బైన్ లేదా హైడ్రో యూనిట్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది ఎందుకంటే అవి చాలా త్వరగా పవర్ ని ఉత్పత్తి చేయగలవు ధర్మల్ పవర్ ప్లాంట్అక్కడ ధర్మల్ పవర్ విభాగముదీనికి కొన్ని పరిమితులు ఉండొచ్చు తర్వాత వీలైతే నేను మీకు చెప్తాను థర్మల్ హైడ్రో జనరేటర్ ల ఉత్పాదకము లతో చాలా త్వరగా పవర్ ఉత్పత్తి అవుతుందని అంటే స్థిరమైనది కష్టతరమైనది కాదు థర్మల్ హైడ్రోలు స్థిరమైనవి క్షమించండి కానీ థర్మల్ స్థిరమైనది మరియు కష్టతరమైనది అది చాలా త్వరగా పవర్ నిశక్తిని ఉత్పత్తి చేయగలదు అందువల్ల గ్యాస్ టర్బైన్లు లేదా హైడ్రో టర్బైన్లు హైడ్రో జనరేటింగ్ యూనిట్ అవి మీకు తెలిసి ఉండాలి వాటిని స్పిన్నింగ్ రిజర్వ్ గా ఉంచాలి తదుపరిది కాబట్టి ఇవి సాధారణ అనుసంధాన విద్యుత్ వ్యవస్థ యొక్క కొన్ని ప్రయోజనాలుసరే తరువాతది లోడ్ లక్షణాలు కాబట్టి లోడ్ యొక్క సాధారణ స్వభావం లోడ్ కారకం తరువాత డిమాండ్ ఫ్యాక్టర్ తరువాత డైవర్సిటీ ఫ్యాక్టర్ శక్తి ఫ్యాక్టర్ మరియు యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ద్వారా వర్నిరించబడుతుంది మరికొన్ని అంశాలు తరువాత మీరు చూస్తారు సాధారణంగా లోడ్ రకాలను క్రింది వర్గాలుగా విభజించవచ్చు 4 వర్గాలు ఉన్నాయి దేశీయ వాణిజ్య పారిశ్రామిక మరియు వ్యవసాయం సరే కాబట్టి దేశీయ లోడ్లు దేశీయ లోడ్ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది దేశీయ లోడ్ ప్రధానంగా లైట్లు ఫ్యాన్లు రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండీషనర్లు మిక్సర్ గ్రైండర్ హీటర్లు ఓవెన్లు చిన్న పంపింగ్ మోటార్లు మొదలైనవి కలిగి ఉంటాయి ఇవి దేశీయ లోడ్లు సరే అదేవిధంగా వాణిజ్య లోడ్లు ప్రాథమికంగా షాపులు తరువాత కార్యాలయాలు తరువాత ప్రకటనలు మొదలయినవి లైటింగ్స్ ఫ్యాన్లుహీటర్లు తరువాత ఎయిర్ కండిషనింగ్ మళ్ళీ మరియు మార్కెట్ స్థలాలు రెస్టారెంట్లో ఉపయోగించే అనేక ఇతర విద్యుత్ పరికరాలు కాబట్టి దేశీయ లోడ్ మరియు వాణిజ్య లోడ్లు సరే కాబట్టి సాధారణంగా దేశీయ వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయ లోడ్లు మరియు విభిన్న లోడ్లు భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి తరువాత ది పారిశ్రామిక లోడ్లు ఈ విషయం కనుకపారిశ్రామిక లోడ్లు ఈ పవర్ సిస్టం గురించి మాట్లాడే సమయం నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను పారిశ్రామికంగా ప్రాథమికంగా ఇది చాలా ఎక్కువ వోల్టేజ్ పరిమాణము తో పవర్ ని తీసుకుంటుంది ముఖ్యంగా పెద్ద పరిశ్రమలు కాబట్టి పారిశ్రామిక లోడ్లు చిన్న తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు పెద్ద తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలు మరియు కుటీర పరిశ్రమలను కలిగి ఉంటాయి ఇవన్నీ పారిశ్రామిక లోడ్ కింద వస్తాయి అక్కడ లోడ్ గ్రాఫ్ వేరు వాణిజ్యపరం గ్రాఫ్ వేరుసరే వ్యవసాయ లోడ్ ప్రాథమికంగా ప్రధానంగా మోటారు పంప్ సెట్లు సరే దేశీయ భిన్నంగా ఉంటుంది ఈ అనుసంధాన ప్రయోజనాల కోసం వ్యవసాయ లోడ్లు అనండి కాబట్టి 4 వేర్వేరు రకాల లోడ్లు ఉన్నాయి ఇప్పుడు దీని తరువాత వివిధ పరికరాల పవర్ కా ర్రకం అలాగే ఉదాహరణకు ఇండక్షన్ మోటార్లు సాధారణంగా 0 6 నుండి 0 85 వరకు పాక్షిక హార్స్ పవర్ మోటార్లు 0 5 నుండి 0 8 వరకు తరువాత ఫ్లోరోసెంట్ దీపాలు 0 55 నుండి 0 90 వరకు తరువాత ఫ్యాన్స్ 0 55 నుండి 0 మీరు చూసేటప్పుడు కొన్ని డేటా ఇండెక్టెంట్ ఇండక్షన్ ఫర్నేసులు 0 7 నుండి 0 85 వరకు ఉంటాయి ఆపై ఆర్క్ వెల్డర్లు 0 35 నుండి 0 5 వరకు ఇవి మీకు తెలిసిన పవర్ కారకాలక పరిధి మీ వివిధ పరికరాలు విద్యుత్ పరికరాలు మీకు తెలిసిన పవర్ కారకానికి సంబంధించివి కొన్ని మీ పరికరాలు సరే తర్వాతది సాధారణంగా ఉపయోగించే పదాల యొక్క ప్రాథమిక నిర్వచనాలు సరే కాబట్టి మొదట మనం కనెక్ట్ చేయబడిన లోడ్ connected load కనెక్టెడ్ లోడ్ గురించిమాట్లాడుతాము కనెక్ట్ చేయబడినవి ఏమిటో మీకు ఉన్న పరిజ్ఞానంతో ఆలోచించండి కాబట్టి ప్రతి ఎలక్ట్రికల్ పరికరం రేటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రతి ఎలక్ట్రికల్ పరికరం లేదా భాగం స్వంత రేటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని మీకు తెలుసు అన్ని ఎలక్ట్రికల్ పరికరాల నిరంతర రేటింగ్స్ సరఫరా వ్యవస్థకు అనుసంధానించబడినవే కనెక్ట్డ్ లోడ్ అంటారు ఉదాహరణకు ఉదాహరణ కు మీరు మీ ఇంటి పరికరాలు తీసుకోండి మీకు లైట్స్ ఫ్యాన్స్ ఎసి మరియు ఇతరపరికరాలు తెలుసు కాబట్టి మీరు వాటి మొత్తం రేటింగ్ సామర్థ్యాన్ని జోడిస్తే అది మీ ఇంటికి అనుసంధానించబడిన లోడ్ అవుతుంది కాబట్టి వీటిని సాధారణంగా కనెక్టెడ్ లోడ్ అని పిలుస్తారు సరే ఇప్పుడు డిమాండ్ కొనుగోలు వ్యవస్థాపన లేదా వ్యవస్థ ప్రయోజనాలు సిస్టమ్ యొక్క సంస్థాపన యొక్క డిమాండ్ అనేది నిర్ణీత వ్యవధిలో సగటున రిసీవింగ్ receiving స్వీకరించే టెర్మినల్స్ వద్ద నున్న లోడ్ రిసీవింగ్ టెర్మినల్స్ గ్రహించే ప్రదేశములు వద్ద లోడ్ సరే నిర్ణీత వ్యవధిలో సగటు కొనుగోలు వ్యవస్థ అనేది నిర్ణీత వ్యవధిలో సగటున రిసీవింగ్ receiving గ్రహించే టెర్మినల్స్ వద్ద లోడ్ అంటే మీకు కొంత సమయములో నిర్వచనం తెలియజేస్తా ప్రతీ గంట అర గంటకు లోడ్ తీసుకోండి ఆ తర్వాత మీకు ఇచ్చిన సమయములో దాని సగటును తీసుకోండి ఇక్కడ లోడ్ కిలోవాట్లో ఇవ్వవచ్చు కిలోవోల్ట్ లేదా kVA కెవిఏ లేదా కిలోఅంపేర్స్ లేదా మీరు నిర్వచించిన విధంగా ఆంపియర్లు కావచ్చు కాని సాధారణంగా విద్యుత్ వ్యవస్థలో ఎక్కువగా కిలోవాట్ లేదా KVA అని నిర్వచిస్తాము ఇప్పుడు డిమాండ్ అవధి ఇది సగటు లోడ్ లెక్కించిన కాల వ్యవధి ఒక రోజు మీకు 24 గంటలు ఉందని అనుకుందాం కాబట్టి ప్రతి గంట లోడ్ మీకు తెలిసిన ప్రతి గంట మీరు సగటు లోడ్ను 24 గంటలు లెక్కించడానికి ప్రయత్నిస్తే సరే కాబట్టి ఇది గంటకు 4 సార్లు డిమాండ్ పరిధి అని మీరు అనుకుంటే కాల వ్యవధి సగటు లోడ్ మీద లెక్కించబడుతుంది మీరు చూసే సమయంలో మేము చాలా ఉదాహరణలు తీసుకుంటాము కాబట్టి కనెక్ట్ చేయబడిన లోడ్ డిమాండ్ పరిధి తదుపరి గరిష్ట డిమాండ్ సంస్థాపన యొక్క ఈ గరిష్ట డిమాండ్ లేదా పేర్కొన్న వ్యవధిలో సంభవించిన అన్ని డిమాండ్లలో గొప్పది కాబట్టి నిర్దేశించిన సమయ వ్యవధి నిర్దేశించబడిన వ్యవధి పేర్కొనబడింది ఆపై సంస్థాపన యొక్క గరిష్ట డిమాండ్ ఆ నిర్దిష్ట వ్యవధిలో సంభవించిన డిమాండ్లలో గొప్పది మీకు ఒకటి ఉందని అనుకుందాం మీ ఈ రోజు అర్ధరాత్రి నుండి వచ్చే అర్ధరాత్రి వరకు మీరు ఈ విషయం తీసుకుంటారు కాబట్టి 2424 గంటలలో 24 గంటలు సిస్టమ్ డిమాండ్ పెరుగుతున్నట్లు మరియు తగ్గుతున్నట్లు గా మీరు చూస్తారు కాబట్టి ఈ 24 గంటలు మీరు గరిష్ట డిమాండ్ ఏమిటో గమనించండి కాబట్టి నిర్ణీత వ్యవధిలో గరిష్ట డిమాండ్ ఉంటుంది సరే మరొకటి ఏమిటంటే యాదృచ్చిక డిమాండ్ లేదా వైవిధ్యమైన డిమాండ్ను ఉపయోగించే పదము వేరేలా ఇది మొత్తం మిశ్రమ సమూహం యొక్క డిమాండ్సరే నిర్ణీత వ్యవధిలో కొంతవరకు సంబంధం లేని లోడ్లు సరే కాబట్టి మీకు వేరే మిశ్రమ సమూహం ఉంది ఒకే లోడ్లో మాత్రమే కాదు చాలా వరకు ఉండవచ్చు మరియు కొన్ని పారిశ్రామిక వాణిజ్య వ్యవసాయం దేశీయంగా మీరు కలిగి ఉన్న విభిన్న సమూహాన్ని చెప్పారు ఒక నిర్దిష్ట వ్యవధిలో లేదా ఇది మొత్తం మిశ్రమ సమూహం యొక్క డిమాండ్ ఒక నిర్దిష్ట వ్యవధిలో కొంతవరకు సంబంధం లేని లోడ్లు ఇది ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో వైవిధ్యభరితమైన డిమాండ్కు వ్యక్తిగత డిమాండ్ల యొక్క గరిష్ట మొత్తం కాబట్టి ప్రతిచోటా కాల పరిధి పేర్కొనబడింది సరే కాబట్టి ఇది వ్యక్తిగత డిమాండ్ల సహకారం యొక్క గరిష్ట మొత్తం ఒక నిర్దిష్ట సమయంలో వైవిధ్యమైన డిమాండ్కు ప్రతి గంటకు మీకు 4 సమూహాల లోడ్ ఉందని అనుకుందాం ప్రతి గంటకు మీరు ఆ లోడ్ని జోడించి గరిష్ట మొత్తం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సరే ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో వైవిధ్యభరితమైన డిమాండ్కు వ్యక్తిగత డిమాండ్ సరే కాబట్టి దీనిని యాదృచ్చిక డిమాండ్ అంటారు అప్పుడు యాదృచ్చిక డిమాండ్ ఇది డిమాండ్ వర్తించే విరామానికి ఎటువంటి పరిమితులు లేని లోడ్ల సమూహం యొక్క డిమాండ్ల మొత్తం కాబట్టి ఆ సందర్భంలో d లేదా మీ కాల పరిధిలోకి మీరు పిలిచేది కాల పరిధి యొక్క పరిమితులు కాదు కాబట్టి ఇది డిమాండ్ యొక్క వర్తించే కాలపరిధికి ఎటువంటి పరిమితులు లేని లోడ్ల సమూహం సమూహమే డిమాండ్ల మొత్తం దీనిని కొన్నిసార్లు యాదృచ్చిక డిమాండ్ అని పిలుస్తారు సరే తర్వాతది మరొక డిమాండ్ ఫ్యాక్టర్ ఇది వ్యవస్థ యొక్క గరిష్ట డిమాండ్ యొక్క నిష్పత్తి అందువల్ల డిమాండ్ ఫ్యాక్టర్ నిర్వచించబడింది DF గా ఇవ్వబడింది కాబట్టి ఇది సిస్టమ్ యొక్క గరిష్ట డిమాండ్ యొక్క మొత్తం అనుసంధాన లోడ్ యొక్క నిష్పత్తి కాబట్టి డిమాండ్ ఫ్యాక్టర్ని గరిష్ట అనుసంధాన లోడ్ ద్వారా విభజించిన గరిష్ట డిమాండ్ అని చెప్పవచ్చును కాబట్టి ఇది సమీకరణం 1 సరే డిమాండ్ ని సాధారణంగా 1 కన్నా తక్కువ ఎందుకంటే సాధారణంగా గరిష్ట డిమాండ్ మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్కు సమానం అయితే అది మీరు మాత్రమే పిలుస్తుంది రిఫ్రిజిరేటర్ గీజర్ మీరు ఒకేసారి వాడరు కదా కాబట్టి సహజంగా గరిష్ట లోడ్ మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్ కంటే తక్కువగా ఉంటుంది సాధారణంగా ఒకటి కంటే తక్కువ సరే కాబట్టి డిమాండ్ ఫ్యాక్టర్ మొత్తం కనెక్ట్ చేయబడిన లోడ్ యొక్క ఏకకాల పనిని సూచిస్తుంది తదుపరిది యుటిలైజేషన్ ఫ్యాక్టర్ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది సిస్టమ్ యొక్క రేట్ సామర్థ్యానికి సిస్టమ్ యొక్క గరిష్ట నిష్పత్తి సరే కాబట్టి తరువాత ఇది మేము నిర్వచించాము ఇది వ్యవస్థ యొక్క రేటెడ్ సామర్థ్యానికి వ్యవస్థ యొక్క గరిష్ట డిమాండ్ కి మధ్య నిష్పత్తి కాబట్టి మీరు యుటిలైజేషన్ ఫ్యాక్టర్ ని నిర్వచించే వినియోగ కారకాన్ని ఇవ్వవచ్చు సిస్టమ్ యొక్క గరిష్ట డిమాండ్ రేటెడ్ సిస్టమ్ సామర్థ్యంతో విభజించబడింది సరే కాబట్టి ఇది సమీకరణం 2 మరియు తదుపరిది ప్లాంట్ ఫ్యాక్టర్ కొన్నిసార్లు ఈ ఫ్యాక్టర్న్ని ప్లాంట్ ఫ్యాక్టర్ కెపాసిటీ ఫ్యాక్టర్ లేదా యుటిలైజేషన్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు ప్లాంట్ లేదా ఉత్పాదక యూనిట్ గరిష్ట రేటింగ్ వద్ద నిరంతరం పనిచేస్తుంటే ఉత్పత్తి చేయబడిన శక్తికి ఒక నిర్దిష్ట వ్యవధి లో మొత్తం వాస్తవ శక్తి ఉత్పత్తి యొక్క నిష్పత్తి ఇది కాబట్టి దీనిని ప్లాంట్ ఫ్యాక్టర్ అంటారు కెపాసిటీ ఫ్యాక్టర్ లేదా యూజ్ ఫ్యాక్టర్ ఇది ఉత్పత్తి చేసే స్టేషన్కు ప్రత్యేకంగా ఉంటుందిఈ పదాలు వాస్తవము సరే కాబట్టి ఇది ఒక నిర్దిష్ట వ్యవధి లో అంటే సంవత్సరము కాలములో ఉత్పత్తి చేయబడిన శక్తి కిమొత్తం వాస్తవ శక్తి కి అంటే ఏటా ప్లాంట్ లేదా ఉత్పాదక యూనిట్ నిరంతరం పనిచేస్తే ఉత్పత్తి అయ్యే శక్తికి ఎంత శక్తి వస్తుందో మధ్య నిష్పత్తిసంవత్సరము లో చెప్పండి కాబట్టి దీనిని ప్లాంట్ యుటిలేజేషన్ ఫ్యాక్టర్ క్షమించండీ ప్లాంట్ ఫ్యాక్టర్ లేదా కెపాసిటీ ఫ్యాక్టర్ లేదా యూజ్ ఫ్యాక్టర్ అంటారు